కాబట్టి NoSQL సిస్టమ్స్లో నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి మేము క్లుప్తంగా వాటిపైకి వెళ్తాము NoSQL వ్యవస్థల మొత్తం సమస్య మరొక సగం కోర్సు కావచ్చు లేదా నా ఉద్దేశ్యం ఏదైనా కావచ్చు అది చాలా పెద్దది కావచ్చు కానీ NoSQL వ్యవస్థలలో నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి మొదటిది కాలుమనార్ డేటాబేస్ ఫ్యామిలీ కాలుమనార్ డేటాబేస్లు రెండవది బిగ్ టేబుల్ వ్యవస్థలు మూడవది డాక్యుమెంట్ డేటాబేస్లు మీరు వీటి పేర్లను వినవచ్చు లేదా వినకపోవచ్చు కాబట్టి ఈ రోజుల్లో ఇవి చాలా ప్రజాదరణ పొందుతున్నాయి మరియు ఈ విషయాల పేర్లను ఏమైనా విన్నాను మరియు నాల్గవది గ్రాఫ్ డేటాబేస్లు వాటిలో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది కాలుమనార్ స్టోరేజ్ కాబట్టి కాలుమనార్ స్టోరేజ్ లేదా కాలుమనార్ ఫ్యామిలీ కేవలం కాలుమనార్ స్టోరేజ్ లేదా కాలుమనార్ ఫ్యామిలీ లేదా కాలుమనార్ డేటాబేస్లు మొదలైనవి అని చెప్పండి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే DBMS లో డేటా ఎలా స్టోరేజ్ చేయబడుతుంది అంటే అవి వరుసగా స్టోరేజ్ చేయబడతాయి కాబట్టి వరుస పద్ధతిలో స్టోరేజ్ చేయడానికి అది ఏమి చెబుతుందంటే ఒక సాధారణ సంబంధిత పట్టిక గురించి ఆలోచించండి టపుల్ 1 ఉంది తరువాత టపుల్ 1 కి 1 ఆట్రిబ్యూట్ ఉంది తరువాత 2 వ ఆట్రిబ్యూట్ 3 వ ఆట్రిబ్యూట్స్ మరియు అందువలన అది ముందుకు మరియు తరువాత టపుల్ 2 కాబట్టి ఇది డిస్క్లో వాస్తవానికి ఎలా స్టోరేజ్ చేయబడుతుంది డిస్క్ తప్పనిసరిగా నేను ఒక డైమెన్షనల్ రైట్ అని అర్థం ఎందుకంటే తార్కికంగా ఇది ట్రాక్స్ సెక్టార్లు ఒక సెక్టార్ తర్వాత మరొకటి మొదలైన వాటిలో స్టోరేజ్ చేయబడుతుంది అది ఏమి చేసిందంటే ప్రతి టపుల్ తీసుకోబడింది అన్ని ఆట్రిబ్యూట్స్ స్టోరేజ్ చేయబడతాయి మరియు తరువాత తదుపరి టపుల్ యొక్క ఆట్రిబ్యూట్స్ స్టోరేజ్ చేయబడతాయి మరియు తరువాత మూడవ టపుల్ మరియు మొదలైనవి కాబట్టి దీనిని వరుస వారీగా స్టోరేజ్ అంటారు హైలైట్ చేయడానికి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఇది ఒక సాధారణ డేటాబేస్ టేబుల్ ఇదంతా టపుల్ ఇది టపుల్ 1 టపుల్ 2 మరియు అలా మొదలగునవి మరియు ఇది 1 వ ఆట్రిబ్యూట్ 2 వ ఆట్రిబ్యూట్ మరియు అందువలన మరియు ముందుకు కాబట్టి వరుస ఆధారిత స్టోరేజ్ లో ఏమి చేయబడుతుందంటే ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది అంటే ఇది రో ఆధారిత స్టోరేజ్ అంటారు మరోవైపు స్తంభాల కుటుంబాల కోసం ఏమి చేయబడుతుందంటే ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది మరియు మొదలైనవి ఇది వరకు అంతా పూర్తయింది అప్పుడు ఆట్రిబ్యూట్ 2 స్టోరేజ్ చేయబడతాయి కాబట్టి ఇది ఏమి చేయబడుతోంది అంటే ఇది కాలమ్ ఆధారిత స్టోరేజ్ కాబట్టి కాలమ్ ఆధారిత స్టోరేజ్లో ముఖ్యంగా ఏమి చేయాలో అన్ని టపుల్స్ యొక్క మొదటి లక్షణం స్టోరేజ్ చేయబడుతుంది 1 వ ఆట్రిబ్యూట్ తీసుకోబడింది అది స్టోరేజ్ చేయబడిన టూపుల్ 1 కి విలువ తరువాత టపుల్ 2 కోసం ఇది స్టోరేజ్ చేయబడుతుంది తరువాత టపుల్ 3 మరియు అలా మరియు ముందుకు మరియు అన్ని టపుల్స్ వరకు అప్పుడు ఆట్రిబ్యూట్ 2 యొక్క విలువలు స్టోరేజ్ చేయబడతాయి టపుల్ 1 టపుల్ 2 మొదలైనవి ఇది ఆట్రిబ్యూట్ల వారీగా స్టోరేజ్ చేయబడుతుంది అది కాలమ్ స్టోరేజ్ అందుకే దీనిని కాలుమనార్ ఫ్యామిలీ లేదా కాలమ్ ఆధారిత స్టోరేజ్ లేదా కాలుమనార్ ఫ్యామిలీ కాలుమనార్ డేటాబేస్లు మొదలైనవి అంటారు ముఖ్యంగా ఇది స్టోరేజ్ ఆలోచన మరియు కొన్ని విషయాలు ఉన్నాయి ఒకే డిస్క్ బ్లాక్ లేదా ఇది సింగిల్ దీనిని కాలమ్ ఫ్యామిలీ అని పిలుస్తారు దీనిలో ఒక భావన ఉంది ఒక కాలమ్ కుటుంబం ఒక కాలమ్ ఫ్యామిలీ అంటే ఒక సమయంలో ఒక కాలుమనార్ వరుసను స్టోరేజ్ చేయడానికి బదులుగా మీరు కొన్ని కాలుమనార్ వరుసలను సమూహపరచవచ్చు మరియు దానిని స్టోరేజ్ చేయవచ్చు కాబట్టి ఇది ఒక కాలమ్ ఫ్యామిలీ అంటే సింగిల్లో స్టోరేజ్ చేయబడుతుంది కాబట్టి ప్రతి డిస్క్ బ్లాక్లో ఒకే కాలమ్ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి డిస్క్ బ్లాక్లో ఒకే కాలమ్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ప్రతి డిస్క్ బ్లాక్ ఒకే కాలమ్ కుటుంబాన్ని మాత్రమే స్టోరేజ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక కొత్త కాలమ్ కుటుంబం అయితే అది తదుపరి బ్లాక్ ఇది స్టోరేజ్ చేయబడుతుంది మరియు అలా మొదలైనవి అంటే ఇది కాలమ్ ఫ్యామిలీ భావన కాలమ్ లేదా సంబంధిత కాలమ్ల సమితి కలిసి ఉంటుంది కనుక ఇది ఒక ఆట్రిబ్యూట్ లేదా సంబంధిత ఆట్రిబ్యూట్ల సమితి కావచ్చు దీనిని కాలమ్ ఫ్యామిలీ అంటారు కాబట్టి ఈ కాలమ్ల సెట్ను కొన్నిసార్లు సూపర్ కాలమ్ అని కూడా అంటారు కాలమ్ ఫ్యామిలీ స్టోరేజ్ ఈ విషయాల సెట్ను సూపర్ కాలమ్ అని కూడా అంటారు కనుక ఇది సూపర్ కాలమ్ కాబట్టి ఉదాహరణగా అనుకోండి ఆట్రిబ్యూట్ 1 మరియు ఆట్రిబ్యూట్ 2 ఒక సూపర్ కుటుంబానికి సంబంధించినది అప్పుడు 3 వ ఆట్రిబ్యూట్ ఒక సూపర్ ఫ్యామిలీ ఆపై ఆట్రిబ్యూట్ 4 ఆట్రిబ్యూట్ 5 ఆట్రిబ్యూట్ 6 మరొక సూపర్ ఫ్యామిలీ అప్పుడు ఇది స్టోరేజ్ చేయబడుతుంది ఇది టపుల్ 1 ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది మరియు అలా మొదలైనవి మరియు అది పూర్తయిన తర్వాత కొత్త డిస్క్ బ్లాక్ మొదలవుతుంది ఎన్ని డిస్క్ బ్లాక్స్ పడుతుంది మరియు తరువాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది మరియు అలా మొదలైనవి అప్పుడు అది పూర్తయింది తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది ఎందుకంటే ఇదంతా ఒకే కాలమ్ కుటుంబాలలో భాగం కాబట్టి అన్ని ఆట్రిబ్యూట్స్ ఒకదాని తర్వాత ఒకటి స్టోరేజ్ చేయబడతాయి తర్వాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది మరియు తరువాత ఇది స్టోరేజ్ చేయబడుతుంది మరియు అలా మొదలైనవి కాబట్టి అది కాలమ్ ఫ్యామిలీ లేదా సూపర్ కాలమ్ ఆలోచన ఇప్పుడు ఈ కాలుమనార్ ఫ్యామిలీలలో రెండు ప్రధాన రకాల విషయాలు ఉన్నాయి కాబట్టి మొదటిది ఇది కాలుమనార్ సంబంధ నమూనాలు తప్పనిసరిగా రెండు ప్రధాన రకాల విషయాలు ఉన్నాయి మొదటిది కాలుమనార్ సంబంధ మోడల్ మరియు రెండవది కీ విలువ స్టోర్స్ కొన్నిసార్లు ఇవి కూడా లేదా బిగ్ టేబుల్స్ వీటిని బిగ్ టేబుల్స్ అని పిలుస్తారు చాలా ముఖ్యంగా మనం కాలమ్ స్టోరేజ్ అని చెప్పినప్పుడల్లా కాలమ్ స్టోరేజ్ కూడా NoSQL లో భాగంగా పరిగణించబడుతుంది కాలమ్ స్టోరేజ్లు రిలేషనల్ మోడల్స్గా ఉండవచ్చని గమనించండి కాబట్టి దీనిని SQL అని మాత్రమే పిలుస్తారు ఎందుకంటే ఇవి ఈ రిలేషనల్ మోడల్స్లో భాగం లేదా NoSQL కూడా కాలుమనార్ స్టోరేజ్ లు కేవలం వాస్తవం కాదు అంటే NoSQL అంటే అది RDBMS కాదని కాదు కాలుమనార్ స్టోరేజ్ లు RDBMS కావచ్చు ఇవి సంబంధిత నమూనాలు కూడా కావచ్చు ఇది ముఖ్యంగా మనం ఇప్పుడే చదువుతున్నాము ఇది RDBMS మరియు ఇది ఒకదాని తర్వాత ఒకటి స్టోరేజ్ చేయబడుతుంది ఇప్పుడు కాలుమనార్ వరుస సంబంధిత నమూనాల గురించి కొన్ని విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఆట్రిబ్యూట్స్ ఎప్పుడు స్టోరేజ్ చేయబడ్డాయో చూడండి వీటిని ఆట్రిబ్యూట్ల వారీగా స్టోరేజ్ చేసినప్పుడు అది లక్షణాల కంప్రెస్ ను అనుమతిస్తుంది ఇప్పుడు అది ఆట్రిబ్యూట్ల కంప్రెస్ ను అనుమతిస్తుంది అని చెప్పడం అంటే ఏమిటి ఒకే గుణాన్ని పంచుకునే అనేక టపుల్స్ ఉన్నాయని అనుకుందాం అదే ఆట్రిబ్యూట్ ని పంచుకునే 100 టపుల్స్ ఉన్నాయి కాబట్టి ఏమి చేయవచ్చు ఆ లక్షణం విలువలో కేవలం ఒక జంట మాత్రమే స్టోరేజ్ చేయబడుతుంది మరియు ఇది టపుల్స్ ద్వారా భాగస్వామ్యం చేయబడిందని చెప్పవచ్చు దీని ఐడిలు ఏవైనా 900 లేదా కొన్ని 1 నుండి 100 లేదా 213 నుండి 312 మరియు మొదలైనవి మరియు కాబట్టి ముందుకు తద్వారా కంప్రెస్ అనుమతిస్తుంది ఇప్పుడు కంప్రెస్ రెండు విషయాలను ఆదా చేస్తుంది మొదటగా ఇది తక్కువ మొత్తంలో స్టోరేజ్ ను తీసుకుంటుంది ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నందున దానిని కంప్రెస్ విషయం అలాగే చాలా ముఖ్యంగా ఇది వేగంగా ప్రశ్నించడానికి అనుమతిస్తుంది ఇది వేగంగా ప్రశ్నించడానికి ఎందుకు అనుమతిస్తుంది రెండు కారణాలు ఉన్నాయి ఇది వేగంగా ప్రశ్నించడానికి ఎందుకు అనుమతిస్తుంది కాబట్టి మొదటగా ఎప్పుడు ఏదో ఒకదాని కంటే ఎక్కువ విలువ ఉన్న అన్ని టపుల్స్ని మీరు కనుగొనవలసి ఉంటుందని అనుకుందాం ఇప్పుడు మీరు ఒక టపుల్కి వెళ్లండి మరియు అన్ని టపుల్స్కి బదులుగా మీరు ఆ విలువకు వెళ్లండి మరియు మీరు ఆ 100 టూపుల్స్ని దాటవేస్తారు అది ఒక మార్గం ఇది కంప్రెస్ గురించి ఒక మంచి విషయం ఒకవేళ ఇది కంప్రెస్ చేయబడకపోయినా ఇవి ఈ విషయం యొక్క లాభాలు ఇది కంప్రెస్ చేయకపోయినా వేగంగా ప్రశ్నించడాన్ని అనుమతించవచ్చు వేగంగా ప్రశ్నించడం కూడా నిజం అయినప్పుడు కేవలం ఒక ఆట్రిబ్యూట్ ని మాత్రమే ప్రశ్నించినప్పుడు కాబట్టి దీని అర్థం ఏమిటి దీనిని కొద్దిగా అర్థం చేసుకోవాలి ఒక ఎంపిక ప్రశ్న ఉందని అనుకుందాం ఇది రిలేషన్ నుండి అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ A కంటే ఎక్కువ 4 అది చేసే ప్రాథమిక పద్ధతి ఏమిటి అంటే అది టపుల్స్ పైకి వెళుతుంది అప్పుడు అది A యొక్క ఆట్రిబ్యూట్ కి వెళుతుంది తనిఖీలు అది మరియు అది సరియైనది అయితే అది సరియైనది అది అవుట్పుట్ లేకపోతే అది కాదు తరువాత టపుల్కి వెళ్లి A యొక్క ఆట్రిబ్యూట్ ని తనిఖీ చేస్తుంది మరియు మొదలైనవి ఇప్పుడు ఎంత కనుక ఇది తప్పనిసరిగా డిస్క్ మీదుగా వెళుతున్నది తప్పనిసరిగా అన్ని ఇతర ఆట్రిబ్యూట్ ల పైకి వెళుతుంది అవి A కాదు మరియు దాటవేయడం దాన్ని తనిఖీ చేయడం లేదు కానీ వాస్తవానికి అది ముగిసిపోతుంది ఇప్పుడు డిస్క్లో దాన్ని దాటి వెళ్లడం అంటే ఏమిటి ప్రశ్నల కోసం మరిన్ని బ్లాక్లను అధ్యయనం చేయడానికి వాస్తవానికి ఎక్కువ బ్లాక్లను తీసుకుంటుంది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఇదే కాబట్టి ఈ ఒక రో అనుకోండి ఈ లక్షణం A నాకు ఆసక్తి కలిగి ఉంది మాకు 4 బైట్లు చెప్పండి మరియు ఇక్కడ మరో 20 బైట్లు మరియు మరొక 48 బైట్లు ఉన్నాయి కాబట్టి A గుణం నుండి ఇక్కడకు వెళ్లడానికి మీరు తప్పనిసరిగా ఈ 68 బైట్లు వృధా చేస్తున్నారు మాత్రమే అప్పుడు మీరు తదుపరి A కి చేరుకుంటున్నారు డిస్క్ బ్లాక్లో అలాంటి టపుల్స్ ఎన్ని స్టోరేజ్ చేయవచ్చు లేదా ఎన్ని టపుల్స్ కేవలం శోధనను మాత్రమే స్టోరేజ్ చేయవచ్చు ఇది తప్పనిసరిగా డిస్క్ బ్లాక్ పరిమాణం తద్వారా అనేక సంఖ్యలో టపుల్స్ స్టోరేజ్ చేయబడతాయి కాబట్టి ఒక డిస్క్ బ్లాక్ను యాక్సెస్ చేయడం ద్వారా అనేక ఆట్రిబ్యూట్ లను A ని శోధించవచ్చు ఏదేమైనా దీనిని కాలుమనార్ పద్ధతిలో స్టోరేజ్ చేసినట్లయితే అప్పుడు చేస్తున్నది తప్పనిసరిగా A అట్రిబ్యూట్ A యొక్క టపుల్ 1 స్టోరేజ్ చేయబడుతుంది అప్పుడు టపుల్ 1 యొక్క 2 అట్రిబ్యూట్ స్టోరేజ్ చేయబడుతుంది మరియు అందువలన ఇది అన్ని నాలుగు బ్లాక్లు మరియు మొదలైనవి కాబట్టి ఇవన్నీ కలిసి స్టోరేజ్ చేయబడతాయి 1 బ్లాక్లో ఎన్ని అటువంటి AS అట్రిబ్యూట్స్ ని స్టోరేజ్ చేయవచ్చు ఇది అది పెద్ద సంఖ్య చాలా పెద్ద సంఖ్య అని మీరు చూస్తారు కనుక ఇది పెద్ద సంఖ్య మరియు కనుక ఇది అట్రిబ్యూట్స్ ద్వారా స్టోరేజ్ చేయబడి ఉంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే కేవలం ఒక డిస్క్ బ్లాక్ ద్వారా మరిన్ని టపుల్స్ మరియు మరిన్ని అట్రిబ్యూట్స్ లేదా మరిన్ని మరిన్ని అట్రిబ్యూట్స్ మరియు మరిన్ని టపుల్స్ శోధించవచ్చు కాబట్టి ఎక్కువ టపుల్స్లోని సింగిల్ అట్రిబ్యూట్ను సెర్చ్ చేయవచ్చు అందుకని ఎక్కువ టపుల్స్ గురించి సెర్చ్ చేయడం ద్వారా మరిన్ని టపుల్స్ గురించి నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ విషయం గురించి ఇది ఒక మంచి విషయం మరియు దీనిని కొనసాగించడం కూడా వేగంగా చేరడానికి అనుమతిస్తుంది ఎందుకు ఏమిటి కలుస్తాయి ఏమి కలుస్తాయి రెండు నిలువు సాధారణంగా టేబుల్ A నుండి ఒక కాలమ్ మరియు పట్టిక B నుండి మరొక కాలమ్ లో ఇప్పుడు తప్పనిసరిగా అది కేవలం టేబుల్ A మరియు టేబుల్ B ఇతర ఆట్రిబ్యూట్ టేబుల్ లో ఆట్రిబ్యూట్ మొదటి టేబుల్ మరియు రెండవ టేబుల్ లో B ఆట్రిబ్యూట్ మరియు మళ్లీ తక్కువ సంఖ్యలో డిస్క్ బ్లాక్లను యాక్సెస్ చేయడం ద్వారా మరిన్ని అటువంటి జాయిన్లను చేరడం ద్వారా మరిన్ని టపుల్స్ మధ్య చేరిన స్థితిని తనిఖీ చేయవచ్చు మరియు ఆ ఆట్రిబ్యూట్ A విలువలు మరియు ఆట్రిబ్యూట్ B విలువలు సరిపోలుతున్నట్లయితే మాత్రమే అసలు టపుల్ అవుట్పుట్గా ఉండటం గురించి అసలైన టపుల్ బాధపడాల్సిన అవసరం ఉంది చేరడం కూడా వేగంగా ఉంటుంది ఇవన్నీ తప్పనిసరిగా కాలమ్ స్టోరేజీల ప్రయోజనాలు అని చెప్పారు ఇప్పుడు ఎలాంటి నష్టాలు ఉన్నాయి అక్కడ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ క్రింది ప్రతికూలతలు ఏమిటంటే అప్డేట్లు అప్డేట్లు మంచి అప్డేట్లు అస్సలు మంచివి కావు ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ చేయడం అంటే సాధారణంగా అప్డేట్ చేయడం అంటే ప్రత్యేకంగా టపుల్ అప్డేట్ చేయబడిందని అర్థం నా ఉద్దేశ్యం నిర్దిష్ట లక్షణం గాని అది ఒక లక్షణం నవీకరించబడినప్పటికీ లేదా బహుళ ఆట్రిబ్యూట్స్ నవీకరించబడినప్పటికీ బహుళ ఆట్రిబ్యూట్స్ ఒకే టపుల్ కోసం బహుళ ఆట్రిబ్యూట్స్ నవీకరించబడ్డాయి ఇప్పుడు పూర్తి టపుల్ పొందడానికి వరుస ఆధారిత స్టోరేజ్లో ఎన్ని బ్లాక్లు అవసరం అది కేవలం ఒక డిస్క్ మాత్రమే ఎందుకంటే టపుల్స్ స్టోరేజ్ చేయబడతాయి నిర్దిష్ట టపుల్స్ ఎల్లప్పుడూ ఒకే డిస్క్ బ్లాక్లో స్టోరేజ్ చేయబడతాయి ఇప్పుడు ఇక్కడ కాలమ్ కుటుంబాలు లేదా సూపర్ కాలమ్ల సంఖ్య ఎంతైనా అనేక బ్లాక్లను యాక్సెస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆలోచన ఏమిటంటే ఇది వరుస ఆధారిత స్టోరేజ్ అయితే ఈ మొత్తం టపుల్స్ ఈ ఆట్రిబ్యూట్ A అనుకుందాం ఇది B ఆట్రిబ్యూట్ మరియు అందువలన అందువలన ముందుకు మరియు ఇది ఆట్రిబ్యూట్ C మరియు ప్రతిదీ ఒకే బ్లాక్లో స్టోరేజ్ చేయబడుతుంది కాబట్టి చేయవలసిన మూడు అప్డేట్లు ఉన్నట్లయితే టపుల్ మెమరీ నుండి తీసుకురాబడుతుంది మరియు ఇది ఒక సింగిల్ బ్లాక్ టపుల్ డిస్క్ నుండి ఒక సింగిల్ బ్లాక్ నుండి మెమరీకి తీసుకురాబడుతుంది అయితే ఇది వరుస ఆధారిత స్టోరేజ్ అయితే ఇది ఒక బ్లాక్లో ఉంది ఇది మరొక బ్లాక్లో ఉంటుంది ఎందుకంటే ఈ ఇతర బ్లాక్లో ఒకే రకమైన ఆట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇది ఇతర లక్షణం కాదు అది అక్కడ లేదు ఇది మళ్లీ ఈ రకమైన ఆట్రిబ్యూట్స్ మాత్రమే మరలా మూడవ ఆట్రిబ్యూట్ మళ్లీ మరొక బ్లాక్లో ఉంది దీనికి మూడు బ్లాకులు అవసరం వాటి మధ్య వ్యత్యాసం ఉంటుంది కనుక ఇది వరుసగా ఉంటుంది మరియు ఇది కాలమ్లో ఉంటుంది నవీకరణలు ఒకటి కంటే ఎక్కువ ఆట్రిబ్యూట్స్ ను కలిగి ఉంటే అప్డేట్ లు చాలా నెమ్మదిగా ఉంటాయి కాలుమనార్ ఫ్యామిలీ కాలమ్ డేటాబేస్ల కోసం ఇది చాలా నెమ్మదిగా ఉంటుంది అలాగే ప్రశ్న లేదా జాయిన్ అయితే ప్రశ్న సాధారణంగా ప్రశ్న బహుళ ఆట్రిబ్యూట్స్ ను తాకినట్లయితే అది కూడా వేగంగా ఉండదు బహుశా అది వేగంగా ఉండకపోవచ్చు స్పష్టంగా లేదు ఇది చాలా ఇతర పారామీటర్ ల పై ఆధారపడి ఉంటుంది అది మళ్లీ దానికి వెళుతుంది ఆ విలువ పాస్ అవుతుందో లేదో తనిఖీ చేస్తే అదే టపుల్ యొక్క లక్షణాన్ని యాక్సెస్ చేయడానికి ఇతర డిస్క్ బ్లాక్కి వెళ్లాలి ఆపై అది చూడాలి మరియు అందువలన కనుక ఇది వేగంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు బహుళ ఆట్రిబ్యూట్స్ ను పూర్తి చేసినప్పుడు అది మరింత వేగవంతం కాకపోవచ్చు ఏమైనప్పటికీ అల్గోరిథంలు ఈ విభిన్న విషయాలను నిర్వహించడం మరియు ఆలోచన లేదా టపుల్ ఐడి మొదలైనవి ఉంచడం వంటివి జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఇది చేయవచ్చు అప్పుడు తప్పనిసరిగా కమర్సియల్ డేటాబేస్లలో ఉపయోగించే డేటాబేస్లో రెండు పదాలు ఉన్నాయి అది చేయబడుతోంది కాలుమనార్ ఫ్యామిలీ లేదా కాలుమనార్ వరుసలు OLAP కి మంచివి మరియు OLTP కి చెడ్డవి OLAP మరియు OLTP ఇవి రెండు కొత్త పదాలు OLAP అంటే ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్ లేదా అనలైటికల్ ప్రాసెసింగ్ మరియు ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ దీని అర్థం అనలిటికల్ మరియు P అంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ మరియు మరొకటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అదే విషయం OLATP వర్సెస్ OLTP అంటే ఏమిటి OLTP తప్పనిసరిగా ట్రాన్సాక్షన్ కేవలం ఒకే అప్డేట్లు చేయబడుతున్నాయి లేదా డేటాబేస్లో చాలా చిన్న భాగం అప్డేట్ చేయబడుతున్నాయి ఆ ఖాతా A ఖాతా B లాగా ఒకే టపుల్ లేదా కొన్ని టపుల్స్ ఒక ఖాతా మాత్రమే ఒక టపుల్ అప్డేట్ చేయబడింది మరియు ఖాతా B టపుల్ అప్డేట్ చేయబడింది ఈ ట్రాన్సాక్షన్ లు చాలా చిన్న విషయాలను మాత్రమే తాకుతాయి కానీ అవి ఈ విషయాల యొక్క బహుళ లక్షణాలను తాకుతాయి కాబట్టి ఆ కాలుమనార్ ఫ్యామిలీ లు మంచివి కావు ఎందుకంటే రిలేషనల్ డేటాబేస్లు అవి చేస్తుంటే చాలా వేగంగా చేయగలవు ఏదేమైనా ఈ అనలిటికల్ కోసం ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అన్ని ఖాతాలపై సగటు అప్పుడు సాపేక్ష వరుస ఆధారిత రిలేషనల్ డేటాబేస్లు కాలమ్ డేటాబేస్లకు విరుద్ధంగా ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే అవి ఆ కాలమ్ని చాలా వేగంగా యాక్సెస్ చేయగలవు మరియు చేయగలవు ఈ సారాంశాలు మరియు అగ్రిగేషన్ కార్యకలాపాలు చాలా వేగంగా కాబట్టి ఇవి OLAP మరియు OLTP అనే రెండు ప్రామాణిక పదాలు మరియు ఈ రిలేషనల్ డేటాబేస్ యొక్క ఒక పెద్ద ఉదాహరణ మీరు మోనెట్ DB అనే పేరును గుర్తుంచుకోవాలి మోనెట్ DB అనేది కాలమ్ రిలేషనల్ డేటాబేస్ మోనెట్ DB కి ఉదాహరణ